అందరికీ నమస్కారం నేను ఐఐటి కాన్పూర్ లోని హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగానికి చెందిన రవి చంద్రన్

సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడంపై ఎన్ మూక్ ద్వారా నేను మీకు ఈ కోర్సును ఇస్తున్నాను మేము ఇప్పటికే సగం కోర్సును పూర్తి చేశాం నాలుగు వారాలు ముగిశాయి ఆపై ఫోరమ్లో చాలా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంకా పాల్గొనని వారు ఫోరమ్లో చేరాలని నేను అభ్యర్థిస్తున్నాను మరియు చాలా ఆసక్తికరమైన సమాధానాలు ఉన్నాయినేను సమాధానాలు ఇవ్వడానికి ముందే ప్రజలు కూడా తమను తాము ఇస్తున్నారు నాకు నచ్చిన కొన్ని సమాధానాలను నేను ఉత్తమ సమాధానంగా గుర్తించాను ఇప్పుడు మనం మిగిలిన కోర్సుకు వెళ్తున్నామని చెప్పిన తరువాత ఇది మనం ఇంతకు ముందు ఎలా ప్రారంభించామో అంతే ఉత్తేజకరమైనదని నేను భావిస్తున్నాను నాలుగు వారాలు ముగిశాయి ఇప్పుడు మనం ఐదవ వారంలో ఉన్నాము మరియు ఇది మొదటి మాడ్యూల్ మరియు లెక్చర్ నంబర్ 25 ఇప్పుడు ఈ వారంలో నేను ఒక కొత్త కాన్సెప్ట్ను తీసుకురావబోతున్నాను ఆపై మీరు చాలా కాలంగా తీసుకుంటున్న ఒక విషయాన్ని మీకు మళ్లీ పరిచయం చేయబోతున్నాను అది మన జీవితమంతా వ్యాపించి ఉంది కానీ మనం ఆగడం లేదు ఆపై అది మనకు ఏమి చేస్తోందో ఆలోచించండి దాని గురించి నేను చెప్పబోయేది సాంకేతిక పరిజ్ఞానం గురించి మరియు అది కమ్యూనికేషన్కు ఎలా సంబంధం కలిగి ఉందో అది మన స్వంత వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోగల మన సామర్థ్యాన్ని ఎలా తయారు చేస్తుంది లేదా పెంచుతుంది మరియు దానిని మెరుగుపరచడానికి సాఫ్ట్ స్కిల్స్ను ఉపయోగిస్తుంది అని మీరు ఊహించి ఉండవచ్చు ఇప్పుడు ఈ మాడ్యూల్లో మరియు ముఖ్యంగా ఈ ఉపన్యాసంలో నేను మీకు మనం అభివృద్ధి చేస్తున్న సాంకేతిక వ్యక్తిత్వం అనే భావనను పరిచయం చేయబోతున్నాను మరియు ఇది సరైన పని కాదా లేదా మరియు మనం ఆ రకమైన వ్యక్తిత్వాన్ని ఎందుకు అభివృద్ధి చేస్తున్నాము మనం వాస్తవానికి ప్రధాన భావనలోకి ప్రవేశించే ముందు గత ఉపన్యాసంలో మనం ఏమి చేశామో త్వరగా గుర్తుంచుకుందాం ఆపై ముఖ్యాంశాల పరంగా నేను మీకు కొన్ని ముఖ్యమైన అంశాలను ఇస్తాను గత ఉపన్యాసంలో నేను టెలిఫోన్ కాల్స్ను నిర్వహించడంలో మరియు ముఖ్యంగా కష్టమైన కాలర్లతో వ్యవహరించడంలో మీరు ఎదుర్కొనే మరిన్ని సవాళ్లతో కొనసాగించాను మరియు కష్టమైన కాలర్ల పరంగా కోపంగా ఉన్న కాలర్లతో వ్యవహరించడం గురించి మీతో మాట్లాడాను కాబట్టి కోపంగా కాల్ చేసేవారితో వ్యవహరించే చాలా అంశాలు సంఘర్షణ పరిష్కారంలో కోపంగా ఉన్న వ్యక్తితో మీరు వ్యవహరించే విధానాన్ని పోలి ఉంటాయి కానీ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి వీటిని మనం మళ్ళీ చర్చించాము మరియు ఆ తరువాత నేను ప్రాథమిక లేదా అధునాతన స్థాయిలో మీకు ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన టెలిఫోన్ నైపుణ్యాలపై దృష్టి పెట్టాను నేను ప్రారంభించిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ స్వరాన్ని నిర్వహించమని మిమ్మల్ని అడగడంమీరు కూడా దానిని రికార్డ్ చేయగలరని శిక్షణ ఇవ్వగలరని ఆపై క్షమించండి ధన్యవాదాలు చాలా స్వాగతం మొదలైన కీలక పదాలు చెప్పగలరని నేను చెప్పాను మరియు మీరు టెలిఫోన్ సంభాషణ అంతటా చురుకైన శ్రోతగా ఉండాలి మీరు ఉల్లాసంగా ఉండాలిఎందుకంటే మంచి అనుభూతి చెందడం ద్వారా మీకు కలిగే ఆనందం అవతలి వ్యక్తిని ప్రభావితం ప్రభావితం చేస్తుంది మరియు వ్యక్తికి కూడా మంచి అనుభూతిని కలిగిస్తుంది మీరు మీ కాలర్ను ముందుగానే తెలుసుకోవాలి లేదా మీకు కాల్ చేసిన వ్యక్తి ముందుగానే తెలియకపోయినావయస్సు పరంగా మానసిక స్థితి పరంగా మీరు కాల్ చేసిన వ్యక్తిని సంబోధించాల్సిన శీర్షిక పరంగా కాల్ చేసిన వ్యక్తి ఎవరో ఊహించడానికి ప్రయత్నించండి మీకు కొంత ప్రారంభ భయం ఉండవచ్చు ముఖ్యంగా మీరు కొత్త ప్రదేశంలో ఉంటే ఆపై మీరు కొన్ని కఠినమైన కాలర్లను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది మీకు కొంత ప్రారంభ భయం మరియు భయం ఉండవచ్చు కానీ సాధన చేయడం ద్వారా మరియు మీరు భయపడే పనులను చేయడం ద్వారా మాత్రమే మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతారు దృష్టి కేంద్రీకరించడానికి మరియు మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవడానికి కొంత ప్రారంభ భయం అవసరమని కూడా నేను మీకు చెప్పాను మర్యాదగా ఉండండి మర్యాదపూర్వకమైన వ్యక్తీకరణలను ఉపయోగించండి మీరు ఉపయోగించినప్పటికీ చాలా సుపరిచితం కాని పరిభాషలుసాంకేతిక పదాలను నివారించండి లేదా ఎవరైనా ఆ విధంగా వివరణలను ఉపయోగిస్తుంటే మీరు తప్పుడు సమాచార మార్పిడిని నివారిస్తారు మీరు కాల్ చేస్తున్నప్పుడు సమస్యలను ఊహించుకోండి ఎందుకంటే అన్ని సమయాల్లో కాల్స్ చాలా శాంతియుతంగా ముగియవు మరియు సామరస్యపూర్వకంగా సమస్యలు ఉండే అవకాశం ఉంది మొత్తంమీద మీరు కాల్స్ను కంపెనీ లేదా మీరు ప్రాతినిధ్యం వహించే వ్యక్తుల ప్రతిష్టను మెరుగుపరచడానికి మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే అవకాశాలుగా పరిగణించాలి అంతిమంగా మీరు ఎవరితోనైనా మాట్లాడాలనుకునే వ్యక్తిగా ఉండాలి ప్రజలు తప్పించుకోవాలనుకునే వ్యక్తిగా మీరు ఎప్పటికీ ఉండకూడదు మీరు మీరే వ్యక్తులను తప్పించుకుంటున్నారని మీకు తెలుసుప్రజలు తప్పించుకోవాలనుకునే వ్యక్తులలో మీరు ఒకరు కాకూడదు ప్రజలు మాట్లాడాలనుకునే అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా మారండినేను సూచించిన చిట్కాలను అనుసరించండి ఇప్పుడు మీకు గుర్తుంటే కొంతమంది వ్యక్తులు ఉన్నారని చెప్పి నేను ఉపన్యాసాన్ని ముగించాను సంగీత మేధావి లాగా తమతో ఉండాలని కోరుకుంటున్నారని చెప్పి నేను ఉపన్యాసాన్ని ముగించాను ముఖ్యంగా అతను తన సంగీతాన్ని సృష్టిస్తున్నప్పుడు అతను టెలిఫోన్ కాల్స్ నుండి పూర్తిగా కత్తిరించబడాలని కోరుకుంటాడు ఇప్పుడు టెలిఫోన్ మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని మన వ్యక్తిత్వం స్పష్టంగా అవును లేదా మనం ఇంకా మనుషులుగా మిగిలి ఉన్నాము లేదా సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మారుతున్నాము సమాధానం ఏమిటంటే మనం సాంకేతిక మానవులం అయ్యాం మనం సాంకేతిక పురుషులం మనం సాంకేతిక మహిళలం మనం సాంకేతిక పిల్లలు కాబట్టి మనం సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం మనల్ని మనం మార్చుకోవాలి ఈ సాంకేతిక సంస్కృతి లేదా సాంకేతికత జీవన వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై పనిచేస్తున్న సిద్ధాంతాలు ఉన్నాయి మరియు దానితో అనుబంధించబడిన పదాలు ఉన్నాయి మీరు తెలుసుకోవలసిన ఒక ఆసక్తికరమైన పదం ఏమిటంటే ఇప్పుడు మనం సైబోర్గ్లుగా పరిగణించబడుతున్నాము సైబోర్గ్స్ అంటే ఏమిటి సైబోర్గ్స్ పాక్షిక మానవ మరియు పాక్షిక యంత్రం మరియు డోనా హరవే తన ప్రసిద్ధ పుస్తకం సిమియోన్స్ సైబోర్గ్స్ అండ్ ఉమెన్ లో మనమందరం సైబోర్గ్స్గా మారిన సాంకేతిక మానవులను సూచిస్తుంది ఇప్పుడు సైబోర్గ్స్ వాస్తవానికి సైబర్నెటిక్ ఆర్గానిజమ్స్ అనే పదబంధం నుండి కుదించబడ్డాయి ఇప్పుడు సైబోర్గ్స్ ఏమి సూచిస్తాయి మానవుడికి యంత్రానికి మధ్య సరిహద్దులు అస్పష్టంగా ఉన్నాయని అవి సూచిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు మనిషిని యంత్రం నుండి వేరు చేయలేరు అవి ఏకీకృతం అయ్యాయి అవి అంతర్భాగంగా మారాయి జీవులు ఇకపై జ్ఞాన వనరులు కావు కానీ జీవ భాగాలు ఒక రకమైన సమాచార ప్రాసెసింగ్ పరికరం అని డోనా హరవే చెప్పారు అర్థం ఏమిటంటే మన గురించి మనకు మన స్వంత జ్ఞానం లేదని కానీ మనం ఒక రకమైన ఫ్లాపీ డిస్క్ లేదా ఒక రకమైన పెన్ డ్రైవ్ లాగా మారుతున్నామని దీనిలో మనం సమాచారాన్ని తీసుకువెళుతున్నాము దీని ద్వారా ప్రజలు మమ్మల్ని యాక్సెస్ చేయవచ్చు ఉపయోగించవచ్చు మనల్ని తారుమారు చేయవచ్చు ఆమె అభిప్రాయం ప్రకారం సైబోర్గ్స్ సైబర్నెటిక్ జీవులు జీవశాస్త్రం మరియు సాంకేతికత మధ్య కలయిక ఫలితంగా ఉన్నాయి సైబర్నెటిక్స్ కూడా ఈ నాణేల సైబోర్గ్లను ఇచ్చిన మరొక రంగం ఎందుకంటే సైబోర్గ్లు మొదటి భాగం వాస్తవానికి సైబర్నెటిక్స్ నుండి వచ్చింది సైబర్నెటిక్స్ అనేది కేవలం నియంత్రణ వ్యవస్థల అధ్యయనం కానీ నేటి ప్రపంచంలో ఎలాంటి నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి కాబట్టివాస్తవానికి యంత్రాలచే నియంత్రించబడే వ్యవస్థలను మనం అర్థం చేసుకోవచ్చు మరియు నేడు వాస్తవానికి కంప్యూటర్లు లేదా కృత్రిమ మేధస్సు ద్వారా నియంత్రించబడుతున్న యంత్రాలు కాబట్టి సైబర్నెటిక్స్ అంటే ఇదే సాధారణ మానవుని కంటే మెరుగ్గా ప్రవర్తించగల కృత్రిమ మేధస్సు కలిగిన యంత్రాలు లేదా కంప్యూటర్ల ద్వారా నియంత్రించబడే యంత్రాల ద్వారా ఇప్పుడు మానవులు నియంత్రించబడుతున్నారని నేను మీకు చెప్పబోతున్నదాని గురించి మీరు ఒక అనుభూతిని పొందవచ్చు మరియు మనం సైబోర్గ్స్ మనలో కొందరు ఇంకా అయ్యే ప్రక్రియలో ఉన్నారు కానీ మనం ఇప్పటికే సైబోర్గ్స్ అయ్యామని చెప్పే ఇతర సిద్ధాంతాలు కూడా ఉన్నాయి మమ్మల్ని అలా మార్చిన సిద్ధాంతాలకు మీరు అంగీకరిస్తుంటే మేము ఎలా సైబోర్గ్స్ అయ్యామో చూద్దాం మార్షల్ మెక్లుహాన్ తన ప్రసిద్ధ పుస్తకం ది మీడియం లో చెప్పిన ఈ ఉల్లేఖనాన్ని పరిశీలించండి మెక్లుహాన్ మాట్లాడే సందేశం ఏమిటంటే మనం ఉపయోగించే ఏ మాధ్యమం అయినా అన్ని మాధ్యమాలు ఏదో ఒక రకమైన మానవ అధ్యాపకుల పొడిగింపులు అని ఆయన చెప్పారు కాబట్టి నేను కోట్ను చదివి ఆపై మార్షల్ మెక్లుహాన్ నుండి కోట్ను మీకు వివరిస్తాను అన్ని మీడియా కొన్ని మానవ అధ్యాపకుల పొడిగింపులు చక్రం అనేది అడుగు యొక్క పొడిగింపు చక్రం మీద మనకు కారు ఉంది కాబట్టి అతను లేదా బైక్ లేదా సైకిల్ కూడా అని చెప్తాడు అది అడుగు యొక్క పొడిగింపు అని పుస్తకం అనేది కంటి పొడిగింపు అని మనము పుస్తకాన్ని విస్తరించాము కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు ఇప్పుడు మన దగ్గర ఇ పుస్తకాలు ఉన్నాయి అప్పుడు మన దగ్గర మానిటర్లు టీవీలు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కంటి దుస్తుల యొక్క అధిక అంచనాలు చర్మ విద్యుత్ సర్క్యూట్రీ యొక్క పొడిగింపు నాడీ వ్యవస్థ యొక్క పొడిగింపు అని ఆయన చెప్పారు కాబట్టి మెక్లుహాన్ కోసం ఈ సాంకేతిక ఆవిష్కరణల యొక్క అన్ని రకాల ఆవిష్కరణలు ఒక విధంగా లేదా మరొక విధంగా లేదా వాస్తవానికి ఒక రకమైన మానవ అధ్యాపకులను ఒక రకమైన మానవ పనితీరును ఒక రకమైన మానవ భాగాలను ఇందులో సూచిస్తాయి కానీ ఈ టెక్నో సంస్కృతి లేదా సైబర్ సంస్కృతి దృష్టాంతంలో ఏమి జరుగుతుంది పొడిగింపులు వాస్తవానికి నిజమైనవిగా మారాయిపొడిగింపులు చాలా స్వయంప్రతిపత్తిని పొందాయి అవి నిజమైనవిగా మారాయి ఉదాహరణకు దీని ద్వారా నా ఉద్దేశ్యం ఏమిటి మీరు ఒక రకమైన సాంకేతిక పొడిగింపుగా ఏదైనా కలిగి ఉండటం ప్రారంభిస్తారు కానీ అప్పుడు పొడిగింపు వాస్తవానికి వాస్తవంగా మారుతుందిఇది మీలో ఒక భాగం మరియు పార్శిల్ అవుతుంది ఇది ఫ్రాక్చర్ తర్వాత మీ శరీరంలో చొప్పించబడుతుంది కాబట్టి మొదట్లో ఇది వెలుపలిది కానీ కొంతకాలం తర్వాత మీరు అది లేకుండా వదిలి వెళ్ళలేరుఅది లేకుండా మళ్ళీ గుండె లోపల ఉంచబడిన పేస్ మేకర్ లేకుండా మీరు వదిలి వెళ్ళలేరు కాబట్టి చాలా వరకు మీరు పార్ట్ అండ్ పార్శిల్ అవుతారు ఆపై వాస్తవానికి పొడిగింపులు అని మేము భావించిన కొన్ని విషయాలు ఉన్నాయి అవి కూడా పూర్తిగా స్వయంప్రతిపత్తి కలిగి ఉంటాయి అవి నిర్వచించి పొడిగింపు యొక్క మూలం మరియు అంశానికి గుర్తింపును ఇస్తాయి దీని అర్థం ఏమిటంటే వారు పొడిగింపు యొక్క మూల అంశానికి అంటే మానవులకు కూడా గుర్తింపును ఇవ్వడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు మీరు తీసుకువెళ్ళే పెన్ను అది సాధారణ పెన్ను అయినా లేదా పార్కర్ పెన్ను అయినా కాబట్టి మీరు నడిపే కారును మీరు నడిపే బైక్ను మీకు కొంత గుర్తింపును ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మీరు నానో డ్రైవ్ చేస్తున్నా లేదా మీరు బిఎమ్డబ్ల్యూ లేదా ఆడి డ్రైవ్ చేస్తున్నా కాబట్టి వాస్తవానికి ఇది మొదట్లో మీ పొడిగింపుగా మారిందికానీ నెమ్మదిగా ఇది మిమ్మల్ని నిర్వచించడం ప్రారంభిస్తుంది నెమ్మదిగా ఇది మీకు ఒక గుర్తింపును ఇవ్వడం ప్రారంభిస్తుంది కాబట్టి దుస్తులు కూడా మీరు ధరించే బ్రాండ్ కాబట్టి ఇది మీ గురించి కూడా కొంత చెబుతుంది కాబట్టి ప్రారంభంలో పొడిగింపుగా మీరు ఉపకరణాలుగా తీసుకునే ప్రతిదీ మీకు ఒక గుర్తింపును ఇవ్వడం ద్వారా మిమ్మల్ని నిర్వచించడం ప్రారంభించింది ఇప్పుడుఈ దృష్టాంతంలో యంత్రానికి మానవ చికిత్స ఇవ్వబడుతుందని మరియు మానవుడిని యంత్రంలా పరిగణించబడుతుందని డోనా హరవే మళ్ళీ ఎత్తి చూపారు కాబట్టివిడ్డూరంగామానవులను మానవులుగా పరిగణించి యంత్రాలను యంత్రాలుగా పరిగణించాలి లేదా వాటిని యంత్రాలుగా గుర్తించాలి కానీ దురదృష్టవశాత్తు మానవులు తమ మానవత్వాన్ని కోల్పోతున్నారు వాస్తవానికి మానవుడిని నిర్వచించే వ్యక్తిత్వంతో వారు నెమ్మదిగా యంత్రాలు లేదా యంత్రాలుగా మారుతున్నారు ఈ అంశాన్ని వివరించడానికి నేను మీకు ఒక కథ చెబుతాను డోనా హరవే సరిగ్గా ఎత్తి చూపిన ఒక దశకు చేరుకున్నామని మనందరికీ తెలుసు మనం కొనుగోలు చేసే వస్తువులు మన వద్ద చాలా ఉన్నాయి అప్పుడు మనం చాలా చిరాకు పడతాము ఎవరైనా తాకినప్పటికీ లేదా ఎవరైనా గీతలు లేదా ఏదైనా వ్రేలాడదీసినప్పటికీ చాలా కోపంగా ఉంటారు ముఖ్యంగా అన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు లేదా మన వద్ద ఉన్న ఏదైనా పరికరాలు ఇప్పుడు ఇది కొత్త కారును కొనుగోలు చేసిన ఒక తండ్రి కథ గురించి మరియు మీరు కొత్త కారును కొనుగోలు చేసినప్పుడు లేదా మీరు కొత్త బైక్ లేదా ఏదైనా కొత్త యంత్రాన్ని కలిగి ఉన్నప్పుడు మీకు కొత్త టీవీ కొత్త ఫోన్ ఉందని మనందరికీ తెలుసు కాబట్టి మీరు దానిపై ఒక చిన్న గీతను కూడా కోరుకోరు ముఖ్యంగా అది కారు అయినప్పుడు కొంచెం గీతలు ఉంటే అది మీకు బాధ కలిగించినట్లు అనిపిస్తుంది అది మీ హృదయాన్ని తాకినప్పుడు మీరు దాని గురించి చాలా చెడుగా భావిస్తారు మీ కొత్త కారును ఎవరైనా ఢీకొంటే మిమ్మల్ని పూర్తిగా గాయపరిచే డెంట్ గురించి మీరు మాట్లాడలేరు ఇప్పుడు తండ్రి తన గ్యారేజ్ నుండి కారును బయటకు తీసాడు మరియు అతను కారును ప్రారంభించాలనుకునే ముందు దానిని మూసివేయడానికి లోపలికి వెళ్లి దాని నుండి ఏదైనా తీసుకున్నాడు అదే సమయంలో అతను తన చిన్న కొడుకును ఎనిమిది లేదా తొమ్మిది సంవత్సరాల వయస్సులో చూశాడు కాబట్టి అతను వచ్చాడు ఆపై అతను ఏదో వ్రాయగల పదునైన వస్తువును గోరు చేశాడు కాబట్టి అతను వాస్తవానికి కొత్త కారుపై ఏదో వ్రాస్తూ ఉన్నాడు తండ్రి దూరం నుండి చూశాడు మరియు అతను కొంతసేపు చాలా కోపంగా ఉన్నాడు అక్కడ వ్రాస్తున్నది తన కొడుకు అని అతను అనుకోలేదు ఆపై కారుపై ఈ గుర్తును చేసాడు కాబట్టి అతను ఒక సుత్తిని కలిగి ఉన్నాడు వాస్తవానికి అతను గ్యారేజ్ నుండి సుత్తిని తీసుకోవడానికి వెళ్ళాడు ఏదో బిగించి కొట్టినందుకు కొట్టినందుకు కాబట్టి అతను పరుగెత్తుకుంటూ వచ్చిన సుత్తిని తీసుకున్నాడు మరియు అతని హ్యాంగర్లో అతను ఏదో వ్రాయడానికి ఉపయోగిస్తున్న రెండు వేళ్ళపై చేతికి కొడుకును కొట్టాడు ఇప్పుడు బాలుడు నొప్పితో కేకలు వేశాడు ఆపై అతను వేళ్ళను చాలా వేగంగా కొట్టాడు వేళ్లు నలిగిపోయాయి అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు అతను స్పృహలోకి వచ్చాడు కాబట్టి వారు వాస్తవానికి ఒక వేలిని పూర్తిగా తొలగించాల్సి వచ్చింది మరొకటి పాక్షికంగా మరియు మూడవ వేలు చాలా దెబ్బతింది ఇప్పుడు కొడుకు ఇంటికి తిరిగి వచ్చాడు అప్పుడు కారు ఇంకా అక్కడే ఉంది అప్పుడు తండ్రి కూడా అక్కడే ఉన్నాడు

కాబట్టి తండ్రికి కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది ఆపై కొడుకు డాడీ మీరు చాలా బాధపడతారని నాకు తెలియదు నేను అక్కడ ఏదో వ్రాయాలనుకుంటున్నాను కానీ దానిని తొలగించవచ్చా అని అన్నాడు కాబట్టి అవును కొడుకు దానిని తొలగించవచ్చని అతను చెప్పాడు నేను దానిపై కొంత పెయింట్ చల్లాలి మరియు దాని గురించి చింతించకండి నేను స్ప్రే చేయగలను ఆపై నాకు ఈ రిమూవర్ కూడా ఉంది కాబట్టి నేను దానిని ఉపయోగిస్తే అది పాత కారు వలె కొత్తదిగా ఉంటుంది కొత్త కారు కొడుకు ఇది విన్నాడుఆపై అతను డాడీమీరు మీ కారును తిరిగి పొందగలిగినందుకు నేను సంతోషంగా ఉన్నాను ఆపై అది మునుపటిలాగే కొత్తదిగా మారుతుందికానీ నాకు ఒక విషయం చెప్పండి మరియు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ వేళ్లు ఎప్పుడు పెరుగుతాయి అని చెప్పమని నాన్న అడిగారు కాబట్టి తండ్రి పూర్తిగా మూగవాడయ్యాడు ఆపై అతను చేసిన పొరపాటును గ్రహించాడు మరియు అతను ఏమీ చెప్పలేకపోయాడు ఆపై అతను కారు వద్దకు చేరుకున్నాడు ఆపై అతను కొడుకు చేసిన స్క్రిబ్లింగ్ను చూశాడు మరియు అది కొంత రక్తపు మరకతో ఉంది మరియు దానిని తొలగించాలని ఆలోచిస్తున్నప్పుడు అతను ఏమి వ్రాసాడో చూడాలనుకున్నాడు మరియు కొడుకు ఐ లవ్ యు చాలా డాడీ అని వ్రాసాడు కాబట్టి తండ్రి కథలోని పాఠం ఏమిటంటే మనం ఉపయోగించే యంత్రం మనలో ఒక భాగంగా మారుతుంది మరియు మనం ఎంతగా నిమగ్నమై ఉంటామో యంత్రానికి మరియు మనిషికి మధ్య మానవత్వానికి మరియు యంత్రానికి మధ్య తేడాను గుర్తించలేము కాబట్టి వ్యక్తిత్వం అక్కడ అస్పష్టంగా మారుతుంది అందుకే డోనా హరవే మా యంత్రాలు కలవరపెట్టే ఉత్సాహంగా ఉన్నాయని మరియు మనం భయపెట్టే విధంగా నిష్క్రియంగా ఉన్నామని చెబుతుంది నేను మీకు చెప్పిన కథలో కారు మానవుడిలా కనిపిస్తుంది మరియు దానిని తాకలేము కాబట్టి అది చాలా బాధిస్తుంది తండ్రి చాలా కోపంగా ఉన్నాడు ఆపై అతను వచ్చి తన కొడుకు వేళ్ళను కొట్టాడు మరియు భయపెట్టే విధంగా నిష్క్రియంగా ఉన్నాడు ఆపై మీరు చనిపోయినట్లుగా ఉన్నారు కాబట్టి ఆ సమయంలో అతను తన కొడుకు ఒక సమస్యాత్మకమైన యంత్రం అని భావించి ఆపై కారు ఒక మానవుడిలాగే ఉందని భావించి అతను వెళ్లి గోకడం మరియు కారును ప్రభావితం చేయడం వంటివి వేరే విధంగా ఆలోచించే బదులు కారును ప్రభావితం చేస్తాడని భావించాడు ఇప్పుడు ఇదే ప్రమాదం కాబట్టి మీరు మీ స్వంత వ్యక్తిత్వాన్ని నిజమైనదిగా ఎంత దూరం తీసుకుంటున్నారు ఆపై మీరు దానిని మీ హృదయానికి ఎంత తీసుకువెళతారు ఇప్పుడు ఇది మీరు గ్రహించవలసిన ఒక పాఠం ఆపై మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి మీరు మీ మరియు యంత్రం మధ్య మరియు తరువాత ఈ సరిహద్దు లోపల ఉంచాల్సిన ఈ సరిహద్దును మీరు ఉల్లంఘించారు కాబట్టి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అక్కడ ఉండాలి మీ చుట్టూ ఉన్న యంత్రాలు కాదు సైబోర్గియన్ మార్పు ఎలా జరిగిందో ఈ మార్పు ఎలా జరిగిందో చూద్దాం మారుతున్న కాలం కారణంగా ఏరోస్పేస్ సైబర్ సంస్కృతిలో అద్భుతమైన పరివర్తన జరిగింది కాబట్టి మీకు యూట్యూబ్ ఉంది కాబట్టి ఈ రోజు మొత్తం తరగతి గది పూర్తిగా మొబైల్గా మారింది నేను బోధిస్తున్నాను ఆపై నేను సుమారు 15000 మంది విద్యార్థులకు బోధిస్తున్నానుమీరు దానిని యూట్యూబ్లో చూడగలుగుతారు ఆపై మీరు దానిని చూడగలుగుతారు మరియు ఇంటర్నెట్ ద్వారా ప్రతిస్పందించగలుగుతారు కాబట్టిపూర్తిగా ఆన్లైన్లో మరియు మేము ఒకరినొకరు చూస్తాముమేము ప్రతిస్పందిస్తున్నాముకానీ అప్పుడు మేము సరిహద్దులను తొలగించాము కాబట్టిఇది మంచిది కానీ ఇది ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సప్ఐపాడ్ వెబ్ ఇంటర్నెట్ మొబైల్ సమయాలను కూడా మారుస్తోంది నిజానికి నేను ఒక పూర్తి ఉపన్యాసాన్ని కేటాయించబోతున్నాను తదుపరిది మొబైల్ లో మరియు మరొకటి పూర్తి ఉపన్యాసాన్ని తదుపరి ఉపన్యాసాన్ని మొబైల్లో కేటాయించబోతున్నాను ఇప్పుడు ఇది మనకు ఏమి చేస్తోంది ఇది మనస్సు మరియు శరీరాన్ని ఆలోచనా విధానాలుఆలోచనా సామర్థ్యాలువ్యక్తీకరణ మార్గాలు కమ్యూనికేషన్ భాషలో మార్పును ప్రభావితం చేస్తుంది మేము పరీక్షా పత్రాలలో ఎస్ఎంఎస్ భాషను ఉపయోగిస్తాము మేము అధికారిక అక్షరాలలో చాట్ భాషను ఉపయోగిస్తాము ఇది మేము కొంతమంది డైరెక్టర్కు లేదా ఉద్యోగ దరఖాస్తు కోసం వ్రాయవలసి ఉంటుంది మరియు మాకు తేడా తెలియదు మన మాట మార్చబడిందిచేతివ్రాత మార్చబడింది ఎందుకంటే టైప్రైటర్ పూర్తిగా జరిగింది మనం ఇకపై వ్రాయని టైపింగ్ను ఉపయోగిస్తాము కాబట్టి మనం వ్రాసినప్పటికీ మన చేతివేళ్లు మంచి రచనకు అనుగుణంగా లేవు కాబట్టి ఈ వ్రాత కాబట్టి ఇది చాలా స్పష్టంగా లేదు కాబట్టి ఈ మార్పు మనస్సును మాత్రమే ప్రభావితం చేయదు కానీ సాంకేతిక పరిజ్ఞానం కారణంగా మనస్సునుశరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి మానవుడు సాంకేతిక విజ్ఞానం మరియు సైబర్ సంస్కృతిపై మరొక విమర్శకుడు ఎత్తి చూపిన విధంగా మీరు దానిని చూస్తే ఈ రోజు మానవుడు సాంకేతిక పరిజ్ఞానం నుండి విడిపోవడం చాలా అరుదు మీరు సాంకేతిక పరిజ్ఞానం నుండి మానవుడిని వేరు చేయలేరు అని ఆయన చెప్పారు ఇది మనల్ని పూర్తిగా వ్యాపింపజేసి మనలో చొచ్చుకుపోయింది టెలిఫోన్లు మరియు బయటి ఉపగ్రహాలతో పాటు సాంకేతికత వైద్య సాంకేతిక పరిజ్ఞానంలో ఉందని ఆయన చెప్పిన ఉల్లేఖనాన్ని చూడండి కాబట్టి మీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చంద్రుడికి వెళతారు మీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంగారక గ్రహానికి వెళతారు మీరు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అది సాంకేతికత మీరు టెలిఫోన్ను తయారు చేసినప్పుడు అది సాంకేతికత మనిషి వాతావరణ నియంత్రిత కార్యాలయ స్థలంలో పనిచేసేటప్పుడు సాంకేతికతలో నివసిస్తాడు కాబట్టి మీరు ఎయిర్ కండిషనింగ్ను ఉపయోగించినప్పుడు మీరు వాస్తవానికి వాతావరణ నియంత్రిత సాంకేతిక పరిజ్ఞానంలో నివసిస్తున్నారు లేదా సాంకేతిక పరిజ్ఞానం మనిషిలో పేస్ మేకర్గా పనిచేసేటప్పుడు నివసిస్తుంది కాబట్టి సాంకేతికత మీ లోపలికి వెళుతుంది పేస్ మేకర్గా మీలో నివసిస్తుంది ఉదాహరణకు మనిషి ఒక జత కళ్లద్దాలను కృత్రిమ పరికరంగా ఉపయోగించినప్పుడు మనం ఉపయోగించే కళ్లద్దాలు మనం ఉపయోగించే గడియారం మనం ఉపయోగించే పెన్నులు అన్నీ కృత్రిమ పరికరాలు మనం చాలా ఆధారపడే పరికరం కానీ అవి యంత్రాలు సాంకేతికత అదనపు అనుబంధంగా కనిపిస్తుందిఅయినప్పటికీ మనిషి అసెంబ్లీ లైన్లో పని చేస్తున్నప్పుడు అతను అనుబంధంగా పనిచేసినట్లు కనిపిస్తుంది కాబట్టి మీరు దానిని పరిశీలిస్తే మన నుండి సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా తొలగించలేము లేదా సాంకేతిక పరిజ్ఞానం నుండి బయటకు రాలేము ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం మరియు మానవ వ్యక్తిత్వం పరంగా మన వ్యక్తిత్వంపై దాని ప్రభావం మానవజాతికి అందించిన ప్రయోజనాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం నుండి మనకు లభించిన అనేక విషయాలు ఉన్నప్పటికీ నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్న చివరి అంశం ఏమిటి మీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ రకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నప్పుడల్లా మీరు గుర్తుంచుకోవలసిన మూడు కీలక పదాలు మొదటి ముఖ్య పదం నియంత్రణ రెండవది ప్రయోజనం మరియు మూడవది ఎంపిక ఇప్పుడునియంత్రణకు సంబంధించిన ఈ రకమైన ప్రశ్నలను అడగండి సాంకేతికతను ఎవరు నియంత్రిస్తారు అనే ప్రశ్న అడగండి ఉదాహరణకు ఇంటర్నెట్ టెక్నాలజీని తీసుకోండి దానిని ఎవరు నియంత్రిస్తున్నారు మీరు ఏదైనా ఉంచారు దాన్ని తిరిగి తీసుకునే సామర్థ్యం మీకు ఉందా దీన్ని ఫేస్బుక్ ఎవరు నియంత్రిస్తున్నారు మీరు ఏదైనా ఉంచారు కానీ దానిపై మీకు నియంత్రణ ఉందా లేదా దానిని ఉపయోగించి మరొకరు మిమ్మల్ని నియంత్రిస్తున్నారా మీ స్వంత మొబైల్ సాంకేతికతమొబైల్ మీద మీకు నియంత్రణ ఉందా లేదా మొబైల్ మిమ్మల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తోందా సాంకేతికతను ఎవరు నియంత్రిస్తున్నారు అది మీరు కాకపోతే మీ వ్యక్తిత్వంలో కొంత సమస్య ఉంది ఎందుకంటే మీ వ్యక్తిత్వాన్ని మరియు గుర్తింపును నిర్ణయించే దేనిపైనా మీరు నియంత్రణ సాధించినప్పుడు మాత్రమే మీరు దానిని అభివృద్ధి చేయగలుగుతారు మీరు దానిని మెరుగుపరచగలుగుతారు ఒక రకమైన బాహ్య మూలం మిమ్మల్ని మీ గుర్తింపును వ్యక్తిత్వాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంటే వృద్ధి సాధ్యం కాదు గుర్తుంచుకోండి మన మొత్తం కోర్సు తత్వశాస్త్రం మొదట అంతర్దృష్టిని మార్చడం ఆపై బయట మార్పులు చేయడం బయటి వైపు మాత్రమే దృష్టి పెట్టడం కాదు ఇప్పుడు ఆ కోణంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మిమ్మల్ని ఎవరు నియంత్రిస్తున్నారో మీరు తెలుసుకోవాలి ఎవరైనా అలా చేస్తున్నట్లయితే మీరు దానికి దూరంగా ఉండి మీ గుర్తింపు భావాన్ని పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ప్రయోజనాలకు సంబంధించిన ఇతర ప్రశ్నలు ఏమిటి దీనివల్ల ఎవరికి లాభం కాబట్టి కాబట్టి మీరు ఒక నిర్దిష్ట బ్రాండ్ ఫోన్ కొనుగోలు చేసినప్పుడుఎవరికి ప్రయోజనం చేకూరుస్తుంది వాస్తవానికి మీకు కూడా కొంత ప్రయోజనం ఉంది కానీ చివరికి ఎవరికి ప్రయోజనం చేకూరుతుందని మీరు అడుగుతూనే ఉంటారు అది మీరేనా లేదా మరెవరైనా కాబట్టి ఆ ప్రశ్న మళ్ళీ మీరు పొందుతున్న ప్రయోజనాలు కేవలం ఒక భ్రమ కావచ్చు నిజంగా మీరు పొందుతున్నది కాకపోవచ్చు అని మీరు గ్రహించేలా చేస్తుంది మీరు కొన్ని ప్రయోజనాలను పొందుతున్నారని వేరొకరు మిమ్మల్ని నమ్మేలా చేసి ఉండవచ్చు కానీ వాస్తవానికి మిమ్మల్ని కొన్ని చెడు అలవాట్లకు బానిసలుగా మారుస్తున్నారు దీని ద్వారా మీరు ప్రయోజనాలను పొందుతున్నారని మీరు ఎల్లప్పుడూ నమ్ముతారు మీరు చెడు అలవాట్ల నుండి ఎప్పటికీ బయటకు రాలేరు మరియు మేము మాట్లాడిన జైగార్నిక్ ప్రభావం వలె విషయాలు అసంపూర్ణంగా ఉంటాయి కాబట్టి మనస్సు మళ్లీ మళ్లీ దానికి తిరిగి వెళుతుంది మరియు మరొకరు ఈ పరిస్థితి నుండి ప్రయోజనం పొందుతున్నారు మీరు అడగాల్సిన చివరి ప్రశ్న ఏమిటంటే మనకు ఎంపిక ఉందా నేను ఏదైనా ఎంచుకోగలనా నేను మార్కెట్కు వెళ్ళినప్పుడు నేను ఎంచుకుంటానని నేను ఏదైనా కొనడానికి మాల్కు వెళ్ళినప్పుడు ఏదైనా కొనాలనుకుంటున్నాననినేను దానిని ఎంచుకుంటానని మీరు అనుకుంటారు కానీ మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా ప్రశ్నించుకుంటే మీరు ఈ ఎంపిక ఎలా చేసారు ఎవరైనా మీకు చెప్పారు ఎవరైనా మీకు ఎలా చెప్పారు అది మార్కెటింగ్ వ్యక్తి లేదా సేల్స్ పర్సన్ లేదా స్నేహితుడు లేదా సహోద్యోగి వారు ఎలా ముద్ర వేశారు ఈ విషయం వారికి ఎవరు చెప్పారు వారు ఏదో చదివారు చదివారు వారు ఒక ప్రకటన చూశారు వారు దానిని రేడియోలో విన్నారు వారు దానిని టీవీలో చూశారు లేదా మీరు స్వయంగా కొన్ని ప్రకటనలు చూశారు లేదా మీ పొరుగువారు దానిని ధరించి ఉపయోగించడం మీరు చూశారు కాబట్టి మీరు కూడా దానిని సొంతం చేసుకోవాలని మీ మనస్సులోకి ప్రవేశించింది కాబట్టి మీరు నిజంగా మీ స్వంత ఆలోచనతో దానిని కొనుగోలు చేయాలనుకున్నట్లు కనిపించే ఎంపిక సరైనది కాదు ఎవరో నిజంగా మీ ఆలోచనలోకి చొచ్చుకుపోయి మీ మనస్సులో ఒక రకమైన ఇమేజ్ ఇచ్చారు మీరు దానిని కొనుగోలు చేస్తే మాత్రమే మీరు దానిని తింటే మాత్రమే మీరు దానిని ధరిస్తే మాత్రమే మీ వద్ద అది ఉంటేనే మీరు నిజంగా మీ గుర్తింపును మరియు వ్యక్తిత్వాన్ని తెలియజేసే మంచి ఎంపిక చేస్తున్నారు కానీ వాస్తవానికి మీకు ఎంపిక ఉందని మీరు భావించినప్పుడు మీకు నిజంగా ఎంపిక లేదు దీనికి సంబంధించి మీరు అడగవలసిన మరో విషయం ఏమిటంటే మీ కోసం దాన్ని ఎవరు ఎంచుకుంటున్నారు సాధారణంగా మనం ఈ ప్రశ్నను అడగవచ్చు మనకోసం ఎవరు ఎంచుకుంటున్నారు మనం ఎంపిక చేయకపోతే మరియు వినియోగదారులుగా మనం ఉపయోగిస్తున్న దాని నుండి ప్రయోజనం పొందుతున్నది అదే వ్యక్తి అవునా మరియు సాంకేతికత యొక్క దిశను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నది అదే వ్యక్తి అవునాఅది ఎక్కడ కదులుతుంది సాంకేతికత యొక్క తదుపరి అంశం ఏమిటి ఇప్పుడు అదే వ్యక్తి అదే సమూహం అదే కార్పొరేషన్ అయితే అప్పుడు మీరు మీ చుట్టూ ఉన్న ఉచ్చులో బానిసలుగా మారకుండా జాగ్రత్త వహించాలి ఇప్పుడు ఇది సులభంగా చెప్పబడినట్లు అనిపిస్తుంది కానీ దానిని అనుసరించడం అంత సులభం కాదని నాకు తెలుసు మొబైల్ను ఒక ఉదాహరణగా తీసుకొని అది వాస్తవానికి మన ఊహలను మన సృజనాత్మకతను ఎలా స్వాధీనం చేసుకుంది ఆపై ప్రతిదీ ఆగిపోయింది ఆపై అది మనపై పూర్తి నియంత్రణ మరియు స్వాధీనం చేసుకుంది వంటి మరిన్ని దృష్టాంతాలను నేను మీకు తదుపరి చిత్రంలో ఇస్తాను మేము దానికి వెళ్ళే ముందు మీ కోసం కేవలం రెండు ఆలోచనలు ఒకటి ప్రసిద్ధ ఆల్బర్ట్ ఐన్స్టీన్ నుండి చాలా కాలం క్రితం కానీ ఆ సమయంలో తాను చెప్పినవన్నీ సమకాలీన సమాచార యుగం మరియు సాంకేతిక యుగంలో ఇప్పుడు చాలా వాస్తవమైనవిగా కనిపిస్తున్నాయని ఆయన అన్నారు సాంకేతిక పరిజ్ఞానం మన మానవ పరస్పర చర్యలను అధిగమించే రోజు వస్తుందని నేను భయపడుతున్నానని ఆయన అన్నారు సాంకేతికత మన మానవ పరస్పర చర్యను అధిగమించే రోజు ప్రపంచానికి మూర్ఖుల తరం ఉంటుందని నేను భయపడుతున్నాను నేను దీనిని అర్థం చేసుకోబోవడం లేదు మీరు మొబైల్ ఫోన్ల గురించి ఫేస్బుక్లో అందుబాటులో ఉన్న మరొకదాన్ని చూసి మీరే పోల్చి శీఘ్ర నిర్ధారణకు రావాలని నేను కోరుకుంటున్నాను మొబైల్ ఫోన్లు మిమ్మల్ని మీకు దూరంగా ఉన్న వ్యక్తికి దగ్గర చేస్తాయి మొబైల్ ఫోన్లు మిమ్మల్ని మీకు దూరంగా ఉన్న వ్యక్తికి దగ్గర చేస్తాయి కానీ అది మీ పక్కన కూర్చున్న వారి నుండి మిమ్మల్ని దూరంగా తీసుకువెళుతుంది కాబట్టి ఇది మీకు దూరంగా ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవుతోంది కానీ ఇది మీ పక్కన కూర్చున్న వారి నుండి మిమ్మల్ని దూరం చేస్తోంది దీని గురించి ఆలోచించండి కాబట్టి తదుపరి ఉపన్యాసంలో నేను కమ్యూనికేషన్ కోసం మొబైల్ ఎలా ఉపయోగించబడుతుందనే దానిపై మరింత దృష్టి పెట్టబోతున్నాను కానీ దానిని ఎంత సమర్థవంతంగా ఉపయోగించాలి మరియు ఎంత అసమర్థంగా ఉపయోగించబడుతోంది అనే దానిపై మరింత దృష్టి పెట్టబోతున్నాను కాబట్టి దీనితో నేను ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరియు నేను చెప్పినట్లుగా మేము ఈ కోర్సులో సగం దాటి ఆపై మాతో ఉండటం ఫోరమ్లో చురుకుగా పాల్గొనడం మరియు అన్నింటికీ నేను చాలా సంతోషంగా ఉన్నాను మరోసారి ధన్యవాదాలు

అందరికీ ధన్యవాదాలు